కీలక పదాలు కంట్రోలర్ సెన్సార్స్ యాక్చువేటర్స్ టెంపరేచర్ సిగ్నల్ ప్రొసెసింగ్ మరియు పవర్ ఆంప్లిఫికేషన్ అలాగే మనకు కొన్ని బిహేవియరల్ ప్యాటర్న్లు ఉంటాయి మనము వాటిని సాధించడానికి ప్రయత్నిస్తాము మనకు టెంపరేచర్ ఒక్కసారిగా కావలసిన టైమ్ పీరియడ్ లో పెరిగి అక్కడ కాంస్టంట్ గా ఉండాలి అనుకుందాం అప్పుడు కొంచెం సేపటి తరువాత మళ్ళీ అవి యథా స్థానానికి వచ్చేయాలి అలా అన్నమాట అప్పుడు ఖచ్చితంగా మనము దీనిని సాధిస్తాము ఎలా అంటే మనము మనకు వచ్చిన ఔట్ పుట్ ను ఎలా మనకు కావాలనుకున్నామో దానితో కంపేర్ పోల్చడము వలన మనము కంపేర్ చేయగలము ఎప్పుడంటే మనము ఔట్ పుట్ ని ఇవ్వగలగాలి ఆ పని మనకు సెన్సార్ చేస్తుంది క్షమించండి ఇది వెనక్కు వెళ్తుంది ఇది వెనక్కు వెళ్ళాలి సరే అలాగే మీరు సెన్సర్ ద్వారా చేసినట్లైతే మీరు కంపేర్ చేసేటప్పుడు మీరు ఇక్కడకు చేరుకుంటారు మీకు దేనినైతే ఎర్రర్ అంటామో అది లభిస్తుంది మీరు ఆ ఎర్రర్ ను మళ్ళీ కంట్రోలర్ కి ఇస్తారు అప్పుడు ఎర్రర్ తగ్గించడానికి ఏం కంట్రోల్ ఇన్ పుట్ ఇవ్వాలి అనేది కంట్రోలర్ నోడ్ కి తెలుస్తుంది ఇప్పుడు కంట్రోలర్ అనేది సాధారణముగా ఒక కంప్యూటింగ్ సిస్టమ్ కాబట్టి దాని ఇన్ పుట్ నిజానికి లాజికల్ గా ఉంటుంది ఫిజికల్ గా ఉండదు కావున మీరు గనక ప్లాంట్ కి ఇచ్చే ముందు ఏమన్నా ప్రాసెస్ వేరియబుల్స్ మార్చాలనుకుంటే మీరు స్టీమ్ ఫ్లో రేట్ ను మార్చాల్సి అనుకుంటే లేదా మీరు కొంచెం మోషన్ లో మార్పు చేయాలి అనుకుంటే అలాగే వాల్వ్ పొజిషన్ ఇలా మొదలైనవి మార్చాలి అనుకుంటే ఫిజికల్ చేంజ్ భౌతిక మార్పు అనేది జరగాలి కాబట్టి దానికోసం మీకు యాక్చువేటర్ అవసరమవుతుంది కాబట్టి యాక్చువేటర్ పని ఏమిటంటే ఒక సహజమైన ఫిజికల్ చేంజ్ ను తీసుకురావడం అది కంట్రోలర్ ఆదేశించే లాజికల్ మార్పు కు ప్రపోర్షనల్ గా ఉండాలి మరియు ఫిజికల్ చేంజ్ సంభవించిన తరువాత ప్లాంట్ ఔట్ పుట్ ఎర్రర్ విలువ తగ్గే విధంగా మారుతుంది ఇదే కంట్రోల్ యొక్క పని కాబట్టి ఇప్పుడు చూద్దాం మనము ఇప్పటివరకు ప్రధాన భాగాలైనటువంటి ఎలిమెంట్స్ ను కనుక్కున్నాము ఆ ఎలిమెంట్స్ సెన్సార్ యాక్చువెటర్ మరియు కంట్రోలర్ ఇప్పుడు మనకు కావలసిన డిజైర్డ్ విలువ అనేది మనకు లెవెల్ 2 నుండి వస్తుంది అంటే సూపర్వైజరీ కంట్రోలర్ ఈ డిజైర్డ్ విలువను లెక్కిస్తుంది కాబట్టి ఇక్కడ మనకు లెవెల్ 0 అలాగే లెవెల్ 1 మరియు మనకు లెవెల్ 2 అన్నీ ఉన్నాయి ఇదే వాటి మధ్య ఉన్న సంబంధం ఇప్పుడు మనం ఒక్కొక్క లెవెల్ గురించి చూద్దాం కాబట్టి మొదటగా మనం సెన్సార్ గురించి చూద్దాం సెన్సార్ యొక్క పని ఏమిటి అంటే ఒక వేరియబుల్ ను కచ్చితంగా మనకు తెలియ చేయటం కాబట్టి అక్కడ తప్పకుండా ఒక వేరియబుల్ కన్వర్షన్ మార్పు అవసరమవుతుంది ఈ ఇన్ఫర్మేషన్ అనేది మొదటగా ఎలక్ట్రికల్ రూపంలో ఉంటుంది తరువాత డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఉపయోగించి ఇది పూర్తిగా ఇన్ఫర్మేషన్ రూపంలోకి మారుతుంది కాబట్టి మనకు ఏం కావాలో అది చాలా సులభం మనకు ఏదైతే ఒక ఫిజికల్ మీడియం ను మార్చగలదో అలాంటిది ఎలా అంటే దీని ద్వారా టెంపరేచర్ అనేది ఇంకొక రూపంలోకి మార్చబడుతుంది అలా కొన్ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్ జనరేట్ చేయబడతాయి సెన్సింగ్ ఎలిమెంట్ అనేది వీటిని రెసిస్టెన్స్ లో మార్పుగా సూచిస్తుంది ఇప్పుడు రెసిస్టెంట్స్ చేంజ్ అనేది ఇంకా ఎలక్ట్రికల్ సిగ్నల్ కాదు దానిని మార్చ వచ్చు కాబట్టి మీకు ఇక్కడ సిగ్నల్ కండిషనింగ్ అనేది అవసరమవుతుంది కాబట్టి ఈ రెసిస్టెన్స్ ను మీరు ఒక బ్రిడ్జి లాగా ఉంచినట్లయితే అది వోల్టేజ్ ను రెసిస్టన్స్ విలువకు ప్రపోర్షనల్ గా విడుదల చేస్తుంది కాబట్టి ఇవన్నీ ఒకదానితో ఒకటి ప్రపోర్షనల్ అది ఇంకొక దానికి ప్రపోర్షనల్ అలా ఉంటాయి కావున చివరగా వోల్టేజ్ అనేది టెంపరేచర్ కు ప్రపోర్షనల్ గా ఉంటుంది ఈ వోల్టేజ్ లో చాలా రకాలైన నాయిస్ మొదలైనటువంటి మాలిన్యము ఉంటుంది కాబట్టి మీరు దాని మీద ఇంకా సిగ్నల్ ప్రాసెస్సింగ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి దాని వల్ల మీకు పూర్తి ఖచ్చితమైన ఓల్టేజ్ విలువ లభిస్తుంది లేదా మీరు దాని యొక్క బలాన్ని పెంచవచ్చు లేదా ఇంకేమైనా సాధించవచ్చు idi ఈ సమయంలో మీకు కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ రూపం లో ఉంటుంది అది ఇప్పుడు ఫిజికల్ ప్రాసెస్ వేరియబుల్ రూపంలో లేదు అలాగే ఎలక్ట్రికల్ రూపంలో కూడా లేదు ఇప్పుడు ఇది ఇన్ఫర్మేషన్ రూపంలో ఉంది ఈ ఇన్ఫర్మేషన్ ను మనం మనకు ఎలా కావాలో అలా ఉపయోగించుకోవచ్చు కాబట్టి మీరు దానిని డిస్ప్లే చేయవచ్చు లేదా ఒక కంట్రోలర్ కు పంపించవచ్చు లేదా ఎక్కడైనా డేటాబేస్ లో దానిని భద్రపరచవచ్చు ఇప్పుడు చివరగా మీరు దీన్ని ఇక్కడ ఒక డిస్ప్లే కోసం వాడుతున్నారు కావున అది టార్గెట్ హ్యాండ్లింగ్ ఎలిమెంట్ నుండి ఒక డిస్ప్లే కి వెళ్ళవచ్చు లేదా అది ఒక నెట్ వర్క్ ఇంటర్ఫేస్ కి వెళ్ళవచ్చు ఒకవేళ అది ఒక నెట్ వర్క్ కార్డ్ లేదా నెట్వర్క్ ఇంటర్ఫేస్ కి కనుక వెళ్ళినట్లయితే అది అక్కడి నుంచి ట్రాన్స్ మిట్ చేయబడుతుంది అది ఒక డిస్క్ లో స్టోర్ చేయబడుతుంది కాబట్టి మీరు సిగ్నల్ ఎలా ఉపయోగించుకోవాలి అనుకుంటున్నారో ఆ రకంగా మీరు వ్యవహరించాల్సి ఉంటుంది కాబట్టి ప్రాథమికంగా మీరు ఎప్పుడైతే ఇండస్ట్రియల్ సెన్సార్ అని అంటారో అక్కడ ఖచ్చితంగా ఒక సెన్సింగ్ ఎలిమెంట్ అనేది ఉంటుంది అలాగే అక్కడ మీరు ఒక సిగ్నల్ కండిషనింగ్ ఎలిమెంట్ కూడా కనుగొంటారు ఈ రోజుల్లో ఎలక్ట్రానిక్స్ లో వచ్చినటువంటి అభివృద్ధి వల్ల ఇప్పుడు ఈ సిగ్నల్ కండిషనింగ్ అనేది సెన్సార్ ద్వారానే చేయబడుతుంది మీకు ఫిల్టరింగ్ లాంటి కొంచెం సిగ్నల్ ప్రాసెసింగ్ అవసరముంటుంది చివరగా మనం దానిని డిస్ప్లే లో ఉపయోగిస్తాము కాబట్టి ఇది ఒక సెన్సార్ ఇప్పుడు మనము చూద్దాము కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఉంటాయి కాబట్టి మీరు గనుక ఒక సెన్సింగ్ ఎలిమెంట్ ని కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇది ఒక ఇండస్ట్రియల్ సెన్సార్ అయి ఉంటుంది దానిని మీరు ఇండస్ట్రియల్ సెన్సార్ అని ఎప్పుడు చెప్పగలరు అంటే ఒక ప్రాథమికమైన సెన్సింగ్ ఎలిమెంట్ తో పాటు వాటిలో ఇంకా కొన్ని భద్రతాపరమైన ఎలిమెంట్స్ కూడా కలిసి ఉంటాయి ఒకవేళ మీ దగ్గర ధర్మో కపుల్ ఉన్నట్లయితే సాదారణంగా ధర్మో కపుల్ అనేది రెండు వేరు వేరు వైర్లను కలిగి ఉంటుంది ఒకవేళ మీరు ఇండస్ట్రీలో టెంపరేచర్ ని కొలవటం కోసం మీరు ఈ రెండు వైర్లను నేరుగా మంటలో పెట్టలేరు కావున మీరు ఏం చేయాలంటే అక్కడ ధర్మోవెల్ అని పిలువబడే ఒక పరికరం ఉంటుంది దానిలో మీరు ఈ ధర్మో కపుల్ యొక్క 2 వైర్లను ఉంచాలి ఇప్పుడు మీరు ఆ ధర్మోవెల్ ను ఫర్నెస్ లో పెట్టవచ్చు అలా అయితే అది పాడవదు కాబట్టి నేను ఇప్పుడు సెన్సింగ్ ఎలిమెంట్స్ గురించి చెప్తాను సెన్సింగ్ ఎలిమెంట్ అనేది దాని యొక్క ప్యాకేజీతో పాటు రావాలి ఈ ప్యాకేజీ యొక్క ప్రభావం దాని లూప్ కంట్రోల్ పెర్ఫార్మెన్స్ మీద ప్రభావాన్ని చూపిస్తుంది ఎందుకంటే వాటికి వాటి సొంత డైనమిక్స్ ఉంటాయి ధర్మోవెల్ అనేవి ధర్మో కపుల్ లోపల టైమ్ కాంస్టంట్ ను పరిచయం చేశాయి ఇప్పుడు మనం చూద్దాం కావున మన దగ్గర ఒక సెన్సింగ్ ఎలిమెంట్ ఉంది ఇప్పుడు సెన్సింగ్ ఎలిమెంట్ తరువాత మనకు సిగ్నల్ కండిషనింగ్ మరియు ప్రాసెసింగ్ ఉన్నాయి ఇప్పుడు సిగ్నల్ కండిషనింగ్ యొక్క పని ఏమిటంటే ఎలక్ట్రికల్ రూపంలో సిగ్నల్ ను ట్రాన్స్మిట్ చేయటం ఆ తర్వాత సిగ్నల్ ప్రాసెసింగ్ ఇంకా కొంత అభివృద్ది ని తీసుకొచ్చేలా ప్రాసెస్ చేస్తుంది అంటే లీనియరైజేషన్ లాంటివి చేస్తుంది ఒకవేళ ఒక సిగ్నల్ దాని స్క్వేర్ కు తగ్గట్టుగా మారుతున్నట్లయితే మనం దానిని లీనియర్ వేరియబుల్ గా మార్చాలి అనుకున్నప్పుడు మనం దానికి స్క్వేర్ రూట్ ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది మనము ఒక ఫిల్టర్ ఉపయోగించి నాయిస్ ను తీసేయవచ్చు కొన్ని చోట్ల మనము దానిని సేకరించవచ్చు లేదా ఇంకొన్ని చోట్ల మనకు తగ్గట్టుగా మార్చవచ్చు కావున సాధారణముగా సిగ్నల్ కండీషనింగ్ అంటే అనలాగ్ రూపం లో ఉన్న సిగ్నల్ ను ఎలక్ట్రికల్ ఫామ్ లోకి మార్చడం తర్వాతది సిగ్నల్ ప్రాసెసింగ్ లేదా ఇది అనలాగ్ రూపం లో లేదా డిజిటల్ రూపంలో ఉంటుంది కాబట్టి మీకు అనలాగ్ ఎలక్ట్రానిక్ సిగ్నల్ కండిషనింగ్ వెంటనే డిజిటల్ ప్రాసెసింగ్ కూడా ఉంటుంది ఇప్పుడు డిజిటల్ ప్రాసెసింగ్ అనేది చాలా రకాలుగా ఉంటుంది డిజిటల్ ప్రాసెసింగ్ ఎందుకు వాడతాము డిజిటల్ ప్రాసెసింగ్ అనేది సిగ్నల్ ప్రొసెసింగ్ కోసం అయి ఉండొచ్చు అంటే ఫిల్టరింగ్ లాగా డిజిటల్ ప్రాసెసింగ్ ను ముఖ్యంగా పూర్తి కాలిబ్రేషన్ కాన్ఫిగురేషన్ కోసం వాడతారు ఇది చాలా అధునాతనమైన ప్రయోజనము మీ దగ్గర ఒక మైక్రో ప్రాసెసర్ ఉన్నట్లయితే మీరు చాలా కంప్యూటింగ్ పవర్ ను కలిగి ఉంటారు అన్నమాట మీరు ఒక్క ఫిల్టరింగ్ మాత్రమే కాకుండా చాలా పనులు చేయగలరు కాబట్టి మీరు ఉదాహరణకు ఒక ధర్మో కపుల్ వైరు తెగిపోయిందో లేదో చూడగలరు సెన్సార్ పూర్తిగా పనిచేస్తుందో లేదో చూడగలరు దీన్నే మనం డయాగ్నస్టిక్స్ అంటాము అది వెనకకు వెళ్తుందా సరే అది వెనకకు వెళ్ళలేదు బాగుంది అలాగే ఇది డయాగ్నస్టిక్స్ కొన్నిసార్లు సెన్సార్ యొక్క ముఖ్య లక్షణాలు పాడయ్యే అవకాశం ఉంది ఉదాహరనకు సెన్సార్ ఒక బయాస్ అభివృద్ది చేస్తే మీదగ్గర ఉన్న అల్గారిథం వాటిని గుర్తు పట్టేలా ఉండాలి అంతేకాకుండా మీకు కాలిబ్రేషన్ ఇన్ఫర్మేషన్ ను అందించాలి ఇది సెన్సార్ పంపించాలి మరియు అది ఒక బయాస్ ను వృద్ది చేసింది అనే ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవచ్చు దాని రీడింగ్స్ అనువదించడం ద్వారా మనకు ఎక్కువ ఖచ్చితత్వము వస్తుంది లేదా అది తనంతట తానుగా కాన్ఫిగురేషన్ మేనేజ్మెంట్ చేసుకుంటుంది అలాగే ప్రజలు తమకు కావలసిన తేలికగా కాన్ఫిగర్ చేసే జెనెరిక్ డివైసెస్ పంపుతారు ఒకవేళ దానికి ఫిల్టర్ ఉన్నట్లయితే ఆ ఫిల్టర్ యొక్క టైమ్ కాంస్టంట్ ఏమిటి అవి ఏ సిగ్నల్ మీద ఆధారపడి ఉంటాయి అలా అయితే ఆ సిగ్నల్ బాండ్ విడ్త్ ఏమిటి అది సెన్సారింగ్ చేస్తున్నట్లైతే అది ఒక ఫ్లో సెన్సార్ అప్పుడు దాని బాండ్ విడ్త్ అనేది టెంపరేచర్ సిగ్నల్ ఫిల్టర్ చేసేటప్పుడు కన్నా ఎక్కువగా ఉంతుంది కాబట్టి డిజిటల్ ప్రొసెసింగ్ ద్వారా ఆటోమేటిక్ గా ఈ ఫిల్టర్లను మనము సెట్ చేయవచ్చు ఇలాంటివి కూడా సాధ్యపడుతాయి మరియు ఇంకొక అతి ముఖ్యమైన ఫంక్షన్ ఏమిటంటే కమ్యూనికేషన్ ఈరోజుల్లో అన్నీ సెన్సార్లు కూడా కమ్యూనికేషన్ తో అనుసంధానించ బడతాయి కావున అవి అన్నీ రకాల నెట్వర్క్ లకు కనెక్ట్ చేయబడతాయి లేదా అవి ఒక రిమోట్ టెర్మినల్ యూనిట్ కు కలుపబడి ఉంటాయి ఇది నెట్వర్క్ తో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి అక్కడ కమ్యూనికేషన్ ఫంక్షన్ కోసం కొంచెం డిజిటల్ ప్రొసెసింగ్ కూడా జరిగి ఉంటుంది వాటిని అనుసరిస్తూ చివరగా అక్కడ సిగ్నల్ ప్రొటెక్షన్ మరియు ట్రాన్స్మిషన్ ఉంటాయి కాబట్టి చివరగా ప్రతి పనికి మీరు సిగ్నల్ ట్రాన్స్ఫర్ చేయాలి కాబట్టి మీకు నెట్వర్క్ ఇంటర్ఫేస్ అవసరమవుతుంది లేదా కొన్ని సార్లు వోల్టేజ్ నుంచి కరెంట్ కన్వర్టర్ కావాలి ఒకవేళ మీ దగ్గర 4 నుండి 20 మిల్లి ఆంపియర్ల ట్రాన్స్మిషన్ ఉన్నట్టయితేమీకు వోల్టేజ్ నుండి కరెంట్ కన్వెర్టర్ కావాలి ఒకవేళ మీరు RA422 లాంటి ట్రాన్స్మిషన్ అవసరమైనప్పుడు దానికి కొన్ని ముందే నిర్వచింపడిన వోల్టేజ్ లెవెల్స్ ఉంటాయి కాబట్టి మీ దగ్గర దానికి సంబంధించిన వోల్టేజ్ కన్వర్షన్ ని కలిగి ఉండాలి అంటే నేను మీకు ఏమి చూపించాలి అనుకుంటున్నాను అంటే మీరు గనక ఒక ఇండస్ట్రియల్ సెన్సార్ సిస్టం ను గమనించినట్లయితే అది వేటిని కలిగి ఉంటుందో అవి ఏమి చేస్తాయో మీకు తెలిసి ఉండాలి అలాగే మీరు ఒక స్మార్ట్ టెంపరేచర్ సెన్సార్ ఒక మంచి కంపెనీ నుండి కొనాలనుకుంటున్నారు అప్పుడు మీరు దాని బ్రోచర్ చూసినట్టయితే మీరు దాని ఫంక్షనాలిటీస్ చూసి మీకు ఏవి సరిపోతాయో చూడాలి కాబట్టి చెప్పిన దాని ప్రకారం మనం తరువాత ఎలిమెంట్స్ యాక్చువెటొర్స్ గురించి చూద్దాం అలాగే యాక్చువేటర్స్ ఏం చేస్తాయి అవి ఇంతకు ముందు చెప్పినట్లుగా ఇవి లాజికల్ ఇన్ పుట్ ను కంట్రోలర్ నుండి తీసుకుని దానిని ఫిజికల్ ప్లాంట్ వేరియబుల్ గా మారుస్తాయి ఇప్పుడు తప్పకుండా ఈ వేరియబుల్ కన్వర్షన్ ఎందుకు అవసరం మరియు ఒకటి చాలా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఏమిటంటే ఈ లాజికల్ ఇన్ పుట్స్ అనేవి కేవలం లాజికల్ మాత్రమే వాటికి ఎటువంటి పవర్ ఉండదు కానీ వాటి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది అలాగే మీరు చాలా చాలా పవర్ ఆంప్లిఫికేషన్ చేయాల్సి ఉంటుంది మీరు కనుక ఫర్నెస్ లోని టెంపరేచర్ పెంచాలి అనుకుంటే మీరు ఒక సిగ్నల్ ను మైక్రోప్రాసెసర్ నుండి పంపడం ద్వారా దానిని చేయలేరు అలా కాకుండా మీరు ఆ సిగ్నల్ ని తీసుకుని దాన్ని కొంచెం పెద్దది అయిన ఫ్యుయెల్ ఇంజక్షన్ వాల్వ్ తరువాత ఫర్నెస్ లోకి గాలి వీచే ఫ్యాన్ స్పీడ్ మార్చాల్సి ఉంటుంది మరియు కంబషన్ రేట్ కూడా పెంచాల్సి ఉంటుంది ఇవన్నీ చేసినప్పుడే మీకు టెంపరేచర్ పెరుగుతుంది కదా ఇక్కడ ముఖ్యంగా రెండు ఉన్నాయి ఒకటి వేరియబుల్ కన్వర్షన్ మరియు రెండవది చాలా ఎక్కువ మొత్తంలో పవర్ ఆంప్లిఫికేషన్ చేయటం యాక్చువేటర్స్ ద్వారా మనం ఈ పని చేస్తాము అదేమిటంటే మనము గుర్తుంచుకోవలసినది ఈ యాక్చువేటర్స్ అనేవి చాలా శక్తివంతమైన వస్తువులు మనం చాలా ఖచ్చితమైన కంట్రోల్ కోసం వాటిని ఉపయోగించాలి ఎందుకంటే మన ముఖ్యమైన లక్ష్యం చాలా ఖచ్చితమైన కంట్రోల్ కలిగి ఉండటం ఇలా ఖచ్చితంగా కంట్రోల్ చేయగలగాలి అంటే చాలా పవర్ ఫుల్ అయిన యాక్చువేటర్స్ అవసరం అందుకోసం మనం ఎప్పుడూ ఫీడ్ బ్యాక్ కంట్రోల్ ఉపయోగిస్తాం కాబట్టి యాక్చువేటర్స్ వాటికవే ఫీడ్ బ్యాక్ కంట్రోల్ పరికరాలు వాటికవే తమ యొక్క ఫీడ్ బ్యాక్ తీసుకుంటాయి ఒకవేళ మీరు ఏదన్నా కదపాలి అనుకుంటే ఉదాహరణకు ఒక ఇండస్ట్రీకి సంబంధం లేనటువంటి ఒక సాధారణ ఉదాహరణ ను గమనిస్తే ఒక విమానం ఎప్పుడు అది ఎగురుతున్నప్పుడు దాని కంట్రోల్ సర్ఫేస్ కదల్చడానికి దానికి చాలా ఏరో డైనమిక్ లోడ్ అవసరమవుతుంది అందులోనూ ఈ కంట్రోల్ సర్ఫేస్ మోషన్ అనేది చాలా ఖచ్చితత్వము తో ఉండాలి కాబట్టి మీరు గనుక ఈ యాక్చువేటర్స్ఉపయోగించకపోతే ఈ ఉదాహరణలో కంట్రోల్ సర్ఫేస్ కోసం లేదా ఒక మోటార్ స్పీడు కోసమో ఫీడ్ బ్యాక్ లో వీటిని ఉపయోగించక పోయినా మీరు ఎప్పటికీ ఖచ్చితమైన కంట్రోల్ సాధించలేరు కాబట్టి యాక్చువేటర్స్ అనేవి సాధారణముగా వాటికవే కంట్రోల్ లూప్ లో ఉంటాయి వాటికి వాటి సొంత సెన్సార్లు ఉన్నాయి అలాగే వాటికి కంట్రోలర్స్ కూడా ఉన్నాయి కొన్నిసార్లు వాటికి అనలాగ్ సిగ్నల్ ప్రాసెసింగ్ కూడా ఉంటుంది ఉదాహరణకు కొన్ని సార్లు ఇలా జరగొచ్చు మీకు తెలుసు కంట్రోలర్ కొన్ని కంట్రోల్ ఇన్ పుట్ లను ఇస్తుంది కానీ వాటిలో కొన్ని అవసరమైన ఫ్రీక్వెన్సీ లు ఉండకపోవచ్చు ఎందుకంటే అవి రెసొనెన్స్ ప్రతిద్వని కలిస్గిస్తాయి వాటివలన చాలా వైబ్రేషన్ రావోచ్చు అప్పుడు అలాంటి ఉదాహారణలలో కొంచెం సిగ్నల్ ప్రొసెసింగ్ జరుగుతుంది కానీ ఫ్రీక్వెన్సీ మాత్రం నాచ్ ఫిల్టర్ ఉపయోగించి తీసివేయబడుతుంది కాబట్టి అలాంటి సిగ్నల్ ప్రాసెసింగ్ జరుగుతుంది అలాగే తప్పకుండా కొంత మొత్తములో పవర్ ఆంప్లిఫికేషన్ జరుగుతుంది ఎలక్ట్రికల్ పవర్ ఆంప్లిఫికేషన్ కూడా జరుగుతుంది మీరు కొన్నిసార్లు మనకు తెలిసిన సర్వొ ఆంప్లిఫయర్ లను వాడతారు ఈ సర్వొ ఆంప్లిఫయర్ చాలా బలహీనమైన సిగ్నల్స్ ను తీసుకుని వాటిని ఖచ్చితముగాప్రపోర్షనల్ గా వాటిని చాలా ఎక్కువ విలువతో పవర్ ఆంప్లిఫికేషన్ చేస్తాయి ఇప్పుడు దీని తరువాత మీ దగ్గర నిజముగా యాక్చువేటర్స్ లో వివిధ దశలలో చాలా పవర్ ఆంప్లిఫికేషన్ అవసరమవుతుంది కాబట్టి పవర్ ఆంప్లిఫికేషన్ మొదట లెవల్ లో అది ఎలెక్ట్రికల్ లెవెల్ లో పవర్ ఆంప్లిఫికేషన్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీరు ఒక ఎలక్ట్రికల్ సిగ్నల్ తీసుకోండి ఎలక్ట్రికల్ పవర్ ని పెంచండి కానీ ఆ తర్వాత మీరు ఇంకా పవర్ పెంచాలి అనుకుంటే తరచుగా అది వేర్వేరు రూపాల లోకి మారుతుంది కాబట్టి మనకు మోటార్ సహాయముతో నడిచే యాక్చువేటర్ మరియు అది నేరుగా పవర్ ఆంప్లిఫయర్ ద్వారా నడుస్తుంది లేదా కొన్నిసార్లు అది హైడ్రాలిక్ లేదా న్యుమాటిక్ పరికరాల సహాయముతో పని చేస్తుంది మీకు తెలుసు ఇక్కడ చాలా ప్రయోజనాలు ఉన్నాయి ప్రత్యేకంగా ఈ హైడ్రాలిక్స్ చాలా పవర్ ని చాలా తక్కువ వాల్యూమ్ లో హ్యాండిల్ చేయగలవు కాబట్టి ఒక చిన్న హైడ్రాలిక్ మోటార్ ద్వారా చాలా ఎక్కువ పవర్ ను హ్యాండిల్ చేయవచ్చు అలాగే మనకి ఎక్కువ పవర్ డివైసెస్ ఉన్నట్లయితే మనం హైడ్రాలిక్స్ కానీ న్యుమాటిక్ కానీ వాడొచ్చు కావున అది కూడా ఒక ఆంప్లిఫయర్ లాగా లేదా ఒక పవర్ ఆంప్లిఫయర్ లాగా కేవలం ఎలక్ట్రికల్ సిగ్నల్ మాత్రమే తీసుకొని పనిచేస్తాయి కాబట్టి మీకు ఎలక్ట్రో హైడ్రాలిక్ లేదా ఎలక్ట్రో న్యూమాటిక్ సిస్టమ్స్ ని మనం యాక్చువేటర్స్ అంటాము చివరగా ఈ సమయములో మీరు మీకు కావలసిన అవసరమైన ప్రాసెస్ ఇన్ పుట్ ను తయారు చేసినట్లైతే అది అధికమైన పవర్ కలుగచేస్తుంది ఇప్పుడు ఉదాహరణకు మీ దగ్గర హైడ్రాలిక్ ఎలిమెంట్ ఉన్నట్లతే అది అది ఆ వాల్వ్ కి అప్లై చేయబడుతుంది ఆ విపరీతమైన ప్రెషర్ ప్రవాహము వాల్వ్ పైన పడుతుంది కాబట్టి మీకు ప్రవాహాన్ని కంట్రోల్ చేయడానికి వాల్వ్ అవసరము చాలా ఉంది కాబట్టి ఇక్కడ మీరు ప్రవాహాన్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నారు కంట్రోల్ చేయడానికి మీరు చివరిగా వాల్వ్ అనే ఎలిమెంట్ ఉంది కాబట్టి మీకు కంట్రోల్ వాల్వ్ ఉంది దాన్ని మీరు ఓపెన్ చేయాలి లేదా మూసివేయాలి మీరు దాన్ని ఎలా దానిని తెరుస్తారు లేదా మూసి వేస్తారు దాని స్టెమ్ మీరు ఎలా జరుపుతారు కాబట్టి హైడ్రాలిక్ సిస్టమ్ అనేది నిజానికి దానిని జరుపుతుంది ఈ సెన్సర్ స్టెమ్ యొక్క పొజిషన్ తెలియచేస్తుంది మరియు కంట్రోలర్ ఇన్ పుట్ ను కావలసిన పొజిషన్ కు జరపడానికి ఇస్తుంది కాబట్టి ఈ కంట్రోలర్ ఇచ్చే ఇన్ పుట్ మొత్తం మీద ఒక క్లోజ్ లూప్ ఆపరేషన్ ద్వారా జరిగి వాల్వ్ కు వెళ్ళి ప్లాంట్ లో కంట్రోల్ ఫ్లో అనేది జరుగుతుంది ఇది అలాగే టెంపరేచర్ ని కూడా కంట్రోల్ చేయొచ్చు ఏదైనా సరే అర్థం చేసుకున్నా దాని ప్రకారం ఇప్పుడు మనం యాక్చువేటర్ గురించి చూద్దాం మీరు ఏం కనుక్కున్నారు మనము ఇండస్ట్రియల్ సెన్సార్ ఏం చేస్తుందో చూశాం అలాగే ఇప్పుడు యాక్చువేటర్ ఏం చేస్తాయో చూద్దాం కాబట్టి ఒక ఇండస్ట్రియల్ యాక్చువేటర్ సిస్టమ్ గనుక మీరు చూసినట్లయితే మళ్లీ మీకు ఎలక్ట్రానిక్ సిగ్నల్ ప్రాసెసింగ్ అలాగే పవర్ ఆంప్లిఫికేషన్ అలాగే మనం ముందు చెప్పినట్లుగా ఎలక్ట్రో హైడ్రాలిక్ న్యూ మాటిక్ లేదా మెకానికల్ ఎలిమెంట్స్ ఇంకా కోసం ఖచ్చితమైన విలువ రావడం కోసం ఫీడ్బ్యాక్ కంట్రోల్ ఇంకా చాలా రకాలైన ఆక్సిలరీస్ ఉంటాయి ఎందుకంటే ఇవన్నీ పవర్ డివైసెస్ కాబట్టి వాటిని ఆపరేట్ చేయడానికి కాబట్టి వాటికి లూబ్రికేషన్ కూలింగ్ ఫిల్టేరింగ్ మొదలైన వాటికోసం ఇంకా ఎక్కువ ఆక్సిలరీ సిస్టమ్స్ అవసరమవుతాయి మీకు కొన్ని సబ్ సిస్టమ్స్ ఉండవచ్చు వాటిని రిమోట్ ఆపరేషన్ కోసం ఉపయోగిస్తాము వీటిలో కొన్ని దగ్గరగా ఉండి ఆపరేట్ చేయాల్సిన అవసరం లేదు వాటిని దూరం నుంచి కూడా ఆపరేట్ చెయ్యొచ్చు కాబట్టి నిరంతరంగా పవర్ సిస్టమ్స్ లో మానవ జోక్యం లేనటువంటి సబ్ స్టేషన్ ఉన్నట్లయితే మీరు స్విచ్ ని ఎలా అవుతారు లేదా ఓపెన్ చేస్తారు కాబట్టి రిమోట్ కంట్రోల్ స్టేషన్ ద్వారా మీరు ఒక సిగ్నల్ పంపించి సర్క్యూట్ బ్రేకర్ ను ఓపెన్ చేయవచ్చు లేదా క్లోజ్ చేయవచ్చు అలా సర్క్యూట్ బ్రేకర్ ఇప్పుడు యాక్చువేట్ అయింది అలాగే ఇదేవిధంగా భద్రతకు మీరు మరిన్ని రకాలైనటువంటి వేరు వేరు ప్రెజర్ వాల్వ్ లు లేదా వివిధ రకాలైన ఇంటర్ లాక్స్ అవసరమవుతాయి ఇందువలన ఇవి చాలా పవర్ ఫుల్ డివైజెస్ అని మీకు తెలుసు కాబట్టి మాల్ ఫంక్షన్ అనేది చాలా ప్రమాదానికి దారి తీస్తుంది కాబట్టి ప్రత్యేకమైన సిస్టమ్స్ వీటి కోసం ఉపయోగిస్తారు అలాగే అవి ఎక్కువ మొత్తములో ఎనర్జి ని గ్రహిస్తాయి కాబట్టి మీకు ఈ స్పెషల్ సిస్టమ్స్ అనేవి ఎనర్జి ని ఆదా చేయడానికి యాక్చువేటర్ లోనే వాడతారు మీకు తెలుసా కొన్ని ఫ్రీ వీలింగ్ లేదా కొన్ని అవసరం లేని డివైసెస్ ద్వారా ఇలాంటి కొత్త టెక్నోలజీ కనుక్కోవచ్చు కాబట్టి సాధారణంగా గా మనము ఇండస్ట్రియల్ యాక్చువేటర్స్ లో వీటిని కనుగొంటాము అలాగే రాబోయే భవిష్యత్తు తరగతులలో మనము వివిధ రకాలైనటువంటి ఇండస్ట్రియల్ యాక్చువేటర్స్ గురించి వివరంగా చూద్దాం ఇప్పటివరకు మనం లెవెల్ 0 లో సెన్సార్స్ మరియు యాక్చువేటర్స్ గురించి చూసాము ఇప్పుడు మనము లెవెల్ 1 కి వచ్చాము ఇది దీనిలో ఆటోమేటిక్ కంట్రోల్ లూప్ ఉంటుంది మనము ఇంతకు ముందే ఆటోమేటిక్ కంట్రోల్ లూప్ గురించి చూసాము ఆ సమయములోనే మనము ఆ లూప్ యొక్క స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ గురించి చూసాము ఇప్పుడు ఏం చెప్తున్నాము అంటే మనము పూర్తి ధ్యాసగా లూప్ అనేది ఏం చేస్తుందో దాని యొక్క పని ఏమిటో పూర్తిగా తెలుసుకుందాము నేను ముందే చెప్పినట్టుగా లూప్ యొక్క జాబ్ చూసే ముందు ఇది మారిపోయింది నేను వెనకకు వెళ్తాను నన్ను దీనిని లాక్ చేయనివ్వండి సరే ఇప్పుడు కంట్రోలర్ యొక్క పని ఏమిటంటే అది సెట్ పాయింట్ సరిగ్గా నిర్వహించడం చేయడం ఈ పని సూపర్వైజరీ కంట్రోల్ నుండి వస్తుంది కాబట్టి ఎందుకు మనం సెట్ పాయింట్ మార్చాలి ఒకసారి నేను దాని విలువ జాగ్రత్తగా సెట్ చేసిన తర్వాత మళ్లీ ఎందుకు మార్చాలి ఎందుకంటే డిస్టర్బెన్స్ వలన ఉదాహరణకు మీరు ఒక మెటల్ కట్ చేస్తున్నట్లయితే మెటల్ అనేది ఒక హోమోజెనీయస్ పదార్థము ఇక్కడ ఒక స్టీల్ ముక్క ఉంది ఇది హోమోజెనియస్ గా లేదు మీరు ఒక ప్రత్యేకమైన కటింగ్ స్పీడ్ డెప్త్ లోతు అలాగే కటింగ్ డెప్త్ ఫీడ్ ఇలాంటివి మీరు ముందుగానే సెట్ చేసి మెషిన్ ప్రారంభించారు అయితే కొన్ని భాగాలు మెటీరియల్ యొక్క సాంద్రత తేడాలవల్ల దానిలోని వేగం కొంచెం తగ్గుతుంది ఎప్పుడైతే స్పీడ్ తగ్గుతుందో అప్పుడు కటింగ్ లో క్వాలిటీ కూడా తగ్గుతుంది అలాగే మనకు మెటీరియల్ క్వాలిటీ మీద కంట్రోల్ లేకుండా పోతుంది మనకు వచ్చే ముడి మెటీరియల్ క్వాలిటీ పైన మనకు కంట్రోల్ ఉండదు కదా ఉదాహరణకు మీకు ఒక రోలింగ్ మిల్ ఉందనుకుందాం కాబట్టి షాఫ్ట్ మీద లోడ్ రెండింటి మీద ఆధారపడి ఉంటుంది ఒకటి రోలింగ్ చేసే మెటీరియల్ మీద అలాగే మరియు దాని టెంపరేచర్ మీద అంటే నేను ఇప్పుడు హాట్ రోలింగ్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి మీరు రోలింగ్ మార్చినా లేక దాని టెంపరేచర్ మారినట్లు అయితే మోటార్ లోడ్ మీద కూడా విపరీతంగా ప్రభావం ఉంటుంది కాబట్టి మోటార్ స్పీడ్ కూడా మారుతుంది ఇప్పుడు మీరు ఆ విధంగా జరగడానికి ఒప్పుకోరు కాబట్టి నేను ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే ఇటువంటి లోడ్ డిస్టర్బెన్స్ అనేవి మీయొక్క సెట్ పాయింట్ స్పీడు ని బాగా ప్రభావితం చేస్తాయి ఇది నిర్ధారిస్తుంది మీకు ఒక కంట్రోల్ ఫీడ్బ్యాక్ ఉన్నట్లయితే అలాగే దాంతోపాటు ఒక సెన్సార్ నాయిస్ ఉన్నా మీకు ఎర్రర్ అనేది రావోచ్చు ఇలా ఎందుకంటే ఈ రెండూ సమస్యలూ చిన్నవి కాదు ఇవి ఇంకా వేరే వాటికి కూడా జరగచ్చు ఉదాహరణకు సాధారణముగా జరిగేది ఏమిటంటే యాక్చువేటర్ శాచ్యురేషన్ యాక్చువేటర్స్ శాచ్యురేషన్ అనేది ఎల్లప్పుడూ జరుగుతుంది నిజానికి యాక్చువేటర్ కంట్రోలర్ కోరుకున్న విధంగా ప్లాంట్ లోకి ఇన్ పుట్ లను పంపలేదు నిజానికి కంట్రోలర్ కూడా అసమంజసమైన డిమాండ్లను యాక్చువేటర్ కు ఇస్తుంది కావున ఇలాంటి వాటి వలన కంట్రోల్ సమస్య అనేది ప్రాథమికముగా కాకుండా చాలా వేర్వేరు వాటితో ముడిపడి ఉంటుంది కావున మనము ఇప్పుడు చూద్దాం వేర్వేరు రకాలైనటువంటివి ఇండస్ట్రియల్ కంట్రోలర్ లను చూద్దాము ఓహ్ క్షమించండి మనం ఆటోమెటిక్ కంట్రోల్ గురించి చూసినట్లైతే ఆటోమెటిక్ కంట్రోల్ అనేది నేను కచ్చితంగా చెప్పాలి నేను ఇంతకుముందు మీకు చెప్పలేదు ఇది రెండు రకాలుగా ఉంటుంది అని మొదటిది కంటిన్యూవస్ కంట్రోల్ దీని గురించి మనకి ఇంతకు ముందే తెలుసు మనం వీటి గురించి ఇంతకుముందే ఆటోమేటిక్ కంట్రోల్ సిస్టం కంట్రోల్ సిస్టం లేదా కంట్రోల్ ఇంజనీరింగ్ లో చదువుకున్నాము అక్కడ మనము ముఖ్యంగా కంటిన్యూవస్ వేరియబుల్ కంట్రోల్ గురించి ఆ వేరియబుల్ విలువలు ఎలా కంట్రోల్ చేయాలి అనేదాని గురించి అంటే ఒకవేళ టెంపరేచర్ 200 డిగ్రీల దగ్గర కంట్రోల్ చేయాలి అంటే అక్కడ టెంపరేచర్ అనేది కంటిన్యూవస్ వేరియబుల్ అంటే అది టైం కు తగ్గట్టుగా మారే ఒక వ్యాల్యూ అది ఎలా ఐనా మారోచ్చు కాబట్టి ఇందులో మనము కంటిన్యూస్ ప్రాసెస్ వేరియబుల్స్ ని కంట్రోల్ చేస్తున్నాము సరే బాగుంది మరియు సాధారణంగా మీరు ఇంతకుముందు చూసినట్లుగా మనముఅర్థం చేసుకున్నాము క్లోజ్డ్ లూప్ కంట్రోల్ దేనికి వాడతాము అని కాబట్టి ఇక్కడ ప్రధానమైన లక్ష్యం ఏమిటంటే సెట్ పాయింట్ ట్రాక్ చేయడం మరియు హోల్డ్ చేయడం అలాగే అవుట్ పుట్ అనేది సెట్ పాయింట్ ను అనుసరించాలి ఒకవేళ సెట్ పాయింట్ మారితే అది దానిని గమనించాలి ఎటువంటి డిస్టర్బెన్స్ కలిగినా ఒకవేళ అలాగే కాంస్టంట్ గా ఉన్నట్లయితే దాన్ని హోల్డ్ చేయాలి ఒకవేళ డిస్టర్బెన్స్ కలిగినట్లయితే వాటిని వ్యతిరేకించాలి సెన్సార్ మరియు లోడ్ డిస్టర్బెన్స్ రెండిట్లోనూ అలాగే యాక్చువేటర్ లో కూడా కాబట్టి ఈ ప్రయోజనము కోసం దాదాపుగా 80 85 అన్నీ ఇండస్ట్రియల్ కంట్రోలర్స్ లోనూ ఒక ప్రత్యేకమైన PID కంట్రోలర్ ఎక్కువగా వాడతారు అవి సాధారణంగా జనరిక్ అల్గారిథం ఉపయోగిస్తాయి కానీ కొన్ని రకాల పరిస్తితులలో కొన్ని ప్రత్యేకమైన కంట్రోలర్ ఉపయోగిస్తాము ఇప్పుడు అవి జనరిక్ కాబట్టి వాటిని కొన్ని ప్రత్యేకమైన ప్లాంట్ లలో మాత్రమే ఉపయోగించాలి కాబట్టి నువ్వు కంట్రోలర్ గైన్ ను సెట్ చేసి నిర్దిష్టమైన ప్లాంట్ లో వాటిని ఉపయోగించాలి దీనినే ట్యూనింగ్ అంటారు కాబట్టి ఈ కంట్రోలర్స్ అన్నీ ట్యూన్ చేయడానికి అనుకూలమైనవి మరియు సమయముతో పాటు అవి ట్యూన్ చేయబడాలి అవి ముఖ్యముగా డిజిటల్ రియల్ టైమ్ సిస్టమ్స్ లో అమలు చేయ బడతాయి అంటే ఎక్కడైతే ఒక ఒక ప్రాసెసర్ సిస్టమ్ ఒక ఇంటర్ఫేస్ తో ఉంటుందో దానితో పాటు సెన్సార్ మరియు యాక్చువేటర్ ఇంటర్ ఫేస్ కలిగి ఉంటాయి కాబట్టి ఇది ఒక రకమైన మైక్రోప్రాసెసర్ ఆధారిత సిస్టం సాధారణంగా ఇవి చాలా ఖరీదైనవి కాదు అంతేకాకుండా ఈ కంట్రోల్ సిస్టమ్ అనేది మొత్తం ప్లాంట్ ఖర్చు లో 5 కన్నా తక్కువగా ఉంటుంది అంటే కంట్రోల్ అనేది చాలా తక్కువ వ్యయములో జరుగుతుంది కంట్రోల్ చాలా క్లిష్టమైనది కావున ఇప్పుడు ఇవన్నీఆటోమేటిక్ కంట్రోల్ లో వుంటాయి ఇప్పుడు మనం ఆటోమేటిక్ కంటిన్యూస్ వేరియబుల్ గురించి చూద్దాం ఇదే విధంగా ఒక సీక్వెన్స్ లేదా డిస్క్రీట్ ఈవెంట్ కంట్రోల్ గురించి చూద్దాం ఇప్పుడు డిస్క్రీట్ ఈవెంట్ కంట్రోల్ లో ఏముందంటే మీరు డిస్క్రీట్ ప్రాసెస్ వేరియబుల్స్ ను కలిగి ఉంటాయి ఏవైతే కంటిన్యూయస్ వాల్యూస్ కావో కానీ అవి డిస్క్రీట్ విలువలను కలిగి ఉంటాయో అంటే ఆన్ ఆఫ్ లేదా లో మీడియం హై అలా అప్పుడు మీరు కంట్రోల్ చేయవచ్చు కాబట్టి ఇప్పుడు అన్నీ కొంస్టంట్ విలువలను పరిగణన లోనికి తీసుకుంటే అప్పుడు కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి మీరు దేనిని కంట్రోల్ చేస్తారు ఒకవేళ మీరు సీక్వెన్స్ ని కంట్రోల్ చేయాలనుకుంటే అప్పుడు ఏమవుతుంది మీ కంట్రోల్ టైమింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి వాల్వ్ కనుక మూసుకుని ఉండే ఆ సమయానికి అంటే ఐదు నిమిషాలు తరువాత వాల్వ్ మళ్లీ తెరుచుకోవాలి మీరు పంపుని మళ్లీ ఆన్ చేయాలి అలాగే రెండు నిమిషాల తర్వాత పంపు ఆఫ్ చేయాలి వాల్వ్ ను కూడా ఆఫ్ చేయాలి ఇలాంటి కంట్రోల్ అవసరమైనప్పుడు దానిని డిస్క్రీట్ ఈవెంట్ కంట్రోల్ అంటాము కావున తప్పకుండా వీటికీ సెన్సార్ అవసరం ఉంటుంది అంటే అవి కూడా డిస్క్రీట్ మీకు తెలుసు అవి స్విచ్ లు అవి కేవలం ఈ పొజిషన్ లో ఉందా లేదా ఇంకో పొజిషన్ లో వుందా అని సెన్స్ చేస్తుంది అలాగే ప్రెజర్ స్పీచ్ సెన్సార్స్ అనేది ప్రెషర్ ఎక్కువా లేదా తక్కువా అని ఫోటో స్విచ్ సెన్సార్స్ ఒక పార్ట్ కన్వేయర్ బెల్టు లో సరిగ్గా పెట్టామా లేదా అనేది చూస్తుంది కాబట్టి మీరు ఈ రకమైన సెన్సార్ లను ఉపయోగిస్తున్నారు మీకు తెలుసా మీరు చాలా ఇంటర్లాక్ లేదా అలారం లను ఉపయోగిస్తున్నారు మరియు అలారం ప్రాసెసింగ్ అనేది చాలా క్లిష్టమైన హార్డ్వేర్ దానిని డిస్క్రీట్ ఈవెంట్ కంట్రోలర్ కోసం ఏదైతే ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోలర్ ను ఉపయోగిస్తుందో కొన్నిసార్లు ఇండస్ట్రియల్ PC లు మరియు కొన్నిసార్లు చాలా ప్రత్యేకమైన ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు కాబట్టి కచ్చితంగా వాటికి ట్యూనింగ్ అవసరం లేదు మరియు వాటికి స్టేటస్ సీక్వెన్సింగ్ మరియు టైమింగ్ కంట్రోల్ ఉంటాయి కాబట్టి ఒక మంచి విషయం ఏమిటంటే మనం కంట్రోల్ లాజిక్ని మార్చే వరకు మనకు ట్యూనింగ్ అవసరం లేదు ఇదే ఆటోమెటిక్ కంట్రోల్ యొక్క కథ కాబట్టి ఇప్పుడు మనం సూపర్వైజరీ కంట్రోల్ గురించి చూద్దాం అలాగే మనం ఇవాళ ఇక్కడితో ఆపేద్దాం మనం ప్రొడక్షన్ కంట్రోల్ మరియు ఎంటర్ప్రైజెస్ కంట్రోల్ లేదా వాటి ఫంక్షన్స్ గురించి చాలా లోతుగా ఈ కోర్సులో చూడటం లేదు వాటిని మనం తరువాత పరిచయం చేసుకుందాం మనకి ఎప్పుడైతే ఇంకో రెండు లేదా మూడు పరిచయ పాఠ్యాంశాలు ఈ కోర్సులు ఉంటాయో అప్పుడు ఇప్పుడు మనం ఒకసారి ఈ పిక్చర్స్ చూద్దాం ఇది మనకు సూపెర్వైజరీ కంట్రోల్ ఏం చేస్తుందో తెలియచేస్తాయి ఇంతకు ముందు ఒక కంట్రోల్ లూప్ చూసాము ఇప్పుడు ఏదే మనము కంట్రోల్ చేయవలసిన ప్రాసెస్ కావున ఈ ప్రాసెస్ లో ఇది కంట్రోల్ లూప్ యొక్క ఫీడ్ బ్యాక్ కానీ ఇక్కడ మనకు చాలా కంట్రోలర్స్ ఉన్నాయి కావున ఇప్పుడు ఒక కంట్రోలర్ పని చేస్తుంది అయితే సుపెర్వైజరీ కంట్రోల్ ఇక్కడ ఏం చేస్తుంది అది కమాండ్ ఇస్తుంది అంతే కాకుండా సెట్ పాయింట్ ను ఇస్తుంది ఆటోమేటిక్ కంట్రోలర్ టెంపరేచర్ ను నియంత్రిస్తుంది దానికి ఎంత టెంపరేచర్ ని ఎలా మెయింటైన్ చేయాలో తెలీదు ఒకవేళ దానికి 200 డిగ్రీల టెంపరేచర్ మెయింటెన్ చేయమని చెప్పినట్లయితే అది కచ్చితంగా 200 డిగ్రీలు మెయింటైన్ చేయడానికి ప్రయత్నిస్తుంది కానీ అది 200 డిగ్రీలా లేక 115 డిగ్రీలా అనేది ఆటోమేటిక్ కంట్రోలర్ కు తెలీదు ఇన్ఫర్మేషన్ అనేది దానికి సూపర్వైజరీ కంట్రోలర్ దగ్గర నుండి వస్తుంది అదే దానికి సెట్ పాయింట్ ను చెప్తుంది అంతేకాకుండా దాంతోపాటు చాలా ముఖ్యమైన పని చేస్తుంది అదేంటంటే అది ఎప్పుడూ ఒకే కంట్రోలర్ లాగా పనిచేయదు ఒక ఉదాహరణకు ప్లాంట్ ప్రారంభించినపుడు మీరు ఒక కంట్రోలర్ వాడుతున్నట్లైతే అప్పుడు అక్కడ చల్లని కండిషన్స్ ఉన్నట్లతే లేదా ఒకవేళ ప్లాంట్ షట్ డౌన్ అయినప్పుడు అక్కడ కంట్రోల్ నియమాలు మారిపోతాయి అప్పుడు అక్కడ ఒకదాని కన్నా ఎక్కువ కంట్రోల్ నియామాలు వర్తిస్తాయి కాబట్టి మీరు ప్రారంభ దశలో ఈ కంట్రోలర్ ను ఉపయోగించాలి అలాగే మీరు షట్ డౌన్ చేసేటప్పుడు మరో కంట్రోలర్ ఉపయోగించాలి ఒకవేళ మీరు సాధారణ ఆపరేషన్ చేసినట్లయితే మీరు ఇంకొక కంట్రోలర్ వాడుకోవచ్చు కాబట్టి మీరు ముందుగానే కమాండ్స్ ఇవ్వాలి ఏ సందర్భంలో ఏ కంట్రోలర్ వాడుకోవాలి అని అటువంటి కమాండ్స్ సూపర్వైజరీ కంట్రోలర్ నుంచి వస్తాయి కాబట్టి అది వేర్వేరు రకాలైన కమాండ్ లను ఇస్తూ ఉంటుంది ఉదాహరణకు ఇక్కడ ఒక యాక్సిడెంట్ జరిగినది లేదా ఏదన్నా మాల్ ఫంక్షన్ ఈ పరికరంలో జరిగినట్లయితే కచ్చితంగా నువ్వు ఎమర్జెన్సీ షట్ డౌన్ ప్రకటించాలి కాబట్టి సూపర్వైజర్ కంట్రోలర్ ఇక్కడ ఒక మాల్ ఫంక్షన్ జరిగిందని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి అది ఎలా అర్థం చేసుకుంటుంది ఎలా అంటే దానికి కూడా ప్రాసెస్ యొక్క ఇన్పుట్స్ మరియు ఔట్పుట్ వస్తూ ఉంటాయి కావున వాటి ఆధారంగా అది చాలా రకాల కాలిక్యులేషన్స్ వేస్తూ సిస్టమ్ కరెక్ట్ గా పని చేస్తుందా లేదా అని చూస్తూ ఉంటుంది ఒకవేళ ఎక్కడైనా సమస్యను గుర్తించినట్లయితే వివిధ రకాలైన కమాండ్స్ ఇవ్వడం ద్వారా ఏ కంట్రోలర్ ఎలా పని చేయాలో చెబుతుంది ఒకవేళ ఎక్కువ ఆటోమేటిక్ కంట్రోలర్స్ ఉన్నట్లయితే సూపర్వైజరీ కంట్రోల్ ఈ రకంగా వాటిని మేనేజ్ చేస్తోంది కావున ఇంతకుముందు చెప్పినట్టు మనము సూపర్వైజరీ కంట్రోల్ ఎలా పని చేస్తుందో దాని సాధారణ లక్షణాలను తెలుసుకుందాం సారీ నన్ను క్షమించాలి ఇక్కడ ఏం జరుగుతుంది ఓహ్ కావున మొదటగా సెట్ పాయింట్ కంప్యుటేషన్ అనేది చాలా ముఖ్యమైన విషయం మ్యానుఫ్యాక్చరింగ్ లో ఇది ఎనర్జీ క్వాలిటీ మరియు ప్రొడక్షన్ వాల్యూమ్ అనే అంశాల వైపు నుండి చాలా ముఖ్యమైనది మీరు సరైన సెట్ పాయింట్ ఇవ్వకపోతే మీరు ప్రాడక్ట్ లో సరైన క్వాలిటీ సాధించలేరు అలాగే మీరు చాలా సమయాన్ని మరియు ఎనర్జీని వృథా చేసుకుంటారు మరియు ఉత్పత్తి సామర్థ్యం కూడా దీనివల్ల తగ్గిపోతుంది అందుకే సూపర్వైజరీ కంట్రోల్ చాలా ముఖ్యమైనది దానిని తరచుగా చాలా అనుభవం ఉన్నటువంటి ఆపరేటర్స్ మాన్యువల్ గా చెక్ చేస్తారు కాబట్టి మాన్యుఫ్యాక్చరింగ్ లో ఇది చాలా క్లిష్టమైంది కాబట్టి ఇది స్టార్ట్ చేయడం షట్ డౌన్ చేయడం లాంటి వివిధ రకాలైన ఎమర్జెన్సీ ఆపరేషన్స్ నిర్వహిస్తుంది అలాగే కంట్రోల్ మరియు రీ కాన్ఫిగురేషన్ చేసుకుంటుంది మీరు సమయానికి తగ్గట్టుగా కంట్రోలర్ ను మార్చుకోవాల్సి ఉంటుంది ఇది కేవలం సామర్ధ్యాన్ని మానిటర్ చేస్తుంది అన్ని లూప్స్ సక్రమంగా ట్యూన్ లో ఉన్నాయా లేదా ఎక్కడైనా సెన్సార్ మాల్ ఫంక్షన్ జరుగుతుందా అనేది నిరంతరంగా చెక్ చేస్తుంది అలాగే ఇది ఆపరేటర్ ఇంటర్ఫేస్ అందిస్తుంది ఇది ఆపరేటర్ కూడా చూడగలిగేలా చాలా మంచి గ్రాఫులను అందిస్తుంది ఇవన్నీ సాధారణంగా ఒక నిర్దిష్టమైన ఎక్విప్మెంట్ పని చేయడానికి తోడ్పడే అంశాలు ఇవి లేకపోతే అది పని చేయలేదు అవి అలా పని చేస్తాయి ఇంతకు ముందు చెప్పినట్లు సాఫ్ట్ హార్డ్ మరియు సాఫ్ట్ రియల్ టైం సినారియో ప్రకారం ఉంటాయి అవి చాలా ఖర్చుతో కూడుకున్నవి ఎందుకంటే అవి ఒక నిర్దిష్టమైన ప్రాసెస్ కోసం తయారు చేయబడ్డాయి మనం మాట్లాడుకుందాం మనం ఇప్పుడు ఈ స్లయిడ్ ని స్కిప్ చేద్దాం ఎందుకంటే మనకు ఇప్పుడు వద్దు ఒకసారిచూద్దాం దీనిలో వివిధ రకాలైన ఎలిమెంట్స్ అంటే ప్రోడక్ట్ ప్రాసెస్ మరియు షెడ్యూలింగ్ మెటీరియల్ హ్యాండ్లింగ్ మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ క్వాలిటీ మేనేజ్మెంట్ మరియు రిసోర్స్ ఆప్టిమైజేషన్ టెక్నాలజీ మరియు ఆన్ టైమ్ నాన్ రియల్ టైమ్ గురించి ఉంది కాబట్టి చివరగా ఈరోజు పాఠాన్ని మనం పరిశీలించినట్లయితే మనం చూశాం మనం ఇండస్ట్రియల్ ఆటోమేషన్ యొక్క క్రమమైన నిర్మాణాన్ని చూశాం అలాగే మనం లెవెల్ 0 లో సెన్సార్ మరియు యాక్చువేటర్ గురించి మరియు వాటిల్లో ఉపయోగించే టెక్నాలజీ గురించి చూసాము అలాగే లెవెల్ 1 లో ఆటోమేటిక్ కంట్రోల్ అంతేకాకుండా కంటిన్యూవస్ వేరియబుల్ మరియు డిస్క్రీట్ ఈవెంట్ కంట్రోల్ మధ్య తేడాను చూశాము సుపెర్వైజరీ కంట్రోల్ లెవెల్ నుండి వాటి విశ్లేషించాము అలాగే వాటికీ ఆటోమాటిక్ కంట్రోల్ కు తేడాను తెలుసుకున్నాము అలాగే చివరగా మనం కొంచెం తొందర తొందరగా ప్రొడక్షన్ కంట్రోల్ ఎంటర్ప్రైజెస్ కంట్రోల్ వాటి గురించి పూర్తిగా చూడకపోయినా మనం అవి ఎలా ముఖ్యమైనవో ఒక బిజినెస్ మేనేజ్మెంట్ ఆపరేషన్ కు అనే దానిని చూశాం మనకి ఇక్కడ ఆలోచించడానికి కొన్ని సమస్యలు ఉన్నాయి ఉదాహరణకు మీరుకంటిన్యూవస్ వేరియబుల్ మరియు డిస్క్రీట్ ఈవెంట్ కంట్రోల్ మధ్య తేడాను వివరించగలరా అలాగే రెండు లేక మూడు బేధాలను వివరించగలరా బ్లాక్ డయాగ్రమ్ రూపంలో మీరు ఇండస్ట్రియల్ యొక్క నిర్మాణాన్ని వివరించగలరా మీరు ఒక ఇండస్ట్రియల్ సెన్సార్ సిస్టంలో ఉన్నారు అనుకుందాం అలా అయితే మీరు వేరు వేరు బ్లాక్ డయాగ్రమ్ లను గుర్తించగలరా మరియు వాటిలోని వేరు వేరు సబ్ సిస్టం లను చెప్పగలరా వాటి ఫంక్షన్ ఏమిటి మీరు ఆటోమాటిక్ కంట్రోల్ ను నిర్వచించగలరా దానికి సుపెర్వైజరీ కంట్రోల్ కు ఉన్న భేధాలను ఉదాహరణల సహాయముతో చెప్పండి మరియు చివరగా మీరు ఆటోమేషన్ పిరమిడ్ లోని ప్రతీ లెవల్ లోని ముఖ్యమైన మూడు ఫంక్షన్ లను వివరించగలరా కావున ఇవే మీరు ఆలోచించవలసిన సమస్యలు మరియు చాలా ధన్యవాదములు